ఈ ఉపన్యాసంలో ఇండస్ట్రీ 4 0 లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క కొన్ని ప్రాథమిక అంశాలను మనం చూడబోతున్నాం కాబట్టి ప్రస్తుతం మీరందరూ AI యొక్క హైప్ గురించి విన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు పరిశ్రమలలో మరియు అన్నిచోట్లా దాని ఉపయోగం వాస్తవానికి ప్రస్తుత కాలంలో AI చాలా ఆకర్షణీయంగా మారింది మరియు ఇది వివిధ డొమైన్ పరిశ్రమలలో కలుపుకొని వేర్వేరు అనువర్తనాలను కనుగొంటుంది కాబట్టి పరిశ్రమ 4 0 యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి కృత్రిమ మేధస్సు పెద్ద పాత్ర పోషిస్తుందని ఉహించబడింది కాబట్టి AI వెనుక ఉన్న ప్రాథమిక భావనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మరియు మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు పారిశ్రామిక రంగంలో విభిన్న సవాలు సమస్యలను పరిష్కరించడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడేటప్పుడు మన మనసులో ఏముంటుంది అది ఒకరకమైన తెలివితేటలు దాని యొక్క కృత్రిమ రూపం గురించి మాట్లాడుతున్నాం రోబోట్ సాకర్ రోబో సాకర్ రోబో ప్లే సాకర్ వంటి విభిన్న విషయాల గురించి మీరు విన్నాను డ్రైవర్ లేని కార్ల గురించి మీరు తప్పక విన్నారు ఇది గత కొన్ని సంవత్సరాలుగా బాగా ప్రాచుర్యం పొందింది డ్రైవర్ లేని కార్లు విభిన్న సవాలు సమస్యలను పరిష్కరించడానికి AI పద్ధతులను ఉపయోగించటానికి ఇవన్నీ ఉదాహరణలు లేకపోతే పరిష్కరించడం కష్టం కానీ ఇది సాకర్ ఆడే రోబోట్ మాత్రమే కాదు ఇది డ్రైవర్లేని కార్లు మాత్రమే కాదు AI అప్లికేషన్ను కనుగొంది క్రెడిట్ కార్డ్ మోసం గుర్తింపు కోసం వివిధ డొమైన్లలోని అనువర్తనాన్ని AI కనుగొంటుంది కంప్యూటర్ రూపకల్పన కోసం AI ఉపయోగించబడవచ్చు ఇది చెస్ ఆటను ఆడగలదు మరియు ఇది గత కొన్ని దశాబ్దాల నుండి జరిగిన విషయం ఆటలలో AI యొక్క అనువర్తనాలపై చాలా మంది చాలా ఆసక్తిని కనబరిచారు పరిశ్రమలలో కూడా పారిశ్రామిక ప్రక్రియలను మరింత సమర్థవంతంగా చేయడానికి విభిన్న సమస్యలను పరిష్కరించడానికి ఇది మానవీయంగా పరిష్కరించడం AI మరియు వివిధ ఇతర అనువర్తనాలు పరిశ్రమలపై ఆసక్తిని కనుగొన్నాయి కాబట్టి AI అంటే ఏమిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి AI అంటే ఏమిటో భిన్న దృక్పథాలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా విస్తృతంగా స్కోప్ చేయబడింది మరియు పాటర్సన్ నిర్వచించిన వాటిలో ఒకటి ప్రకారం కృత్రిమ మేధస్సు ఏమిటో వివరించడానికి బహుళ నిర్వచనాలు ఉన్నాయి AI అనేది కంప్యూటర్ సైన్స్ యొక్క ఒక విభాగం ఇది అధ్యయనం మరియు కొన్ని రకాల తెలివితేటలను ప్రదర్శించే కంప్యూటర్ వ్యవస్థల సృష్టి కాబట్టి మనం మనుషుల సహజ మేధస్సుతో సమానమైన కొన్ని రకాల తెలివితేటలను ప్రదర్శించే కంప్యూటర్ వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మానవుడిలా తెలివిగా ఆలోచించడానికి మరియు ప్రవర్తించడానికి ప్రయత్నించగల వ్యవస్థలను నిర్మించడానికి కృషి చేయడం అంటే కృత్రిమ మేధస్సు యొక్క నిర్వచనాలలో ఒకటి AI అంటే ఏమిటో చాలా భిన్నమైన దృక్కోణాలు ఉన్నాయని నేను మీకు చెప్పినట్లు మరొక దృక్కోణం మరొక దృక్కోణం ఏమిటంటే మానవుల మానసిక నైపుణ్యాలను మెరుగుపర్చడానికి వేర్వేరు గణన నమూనాలను ఎలా ఉపయోగించవచ్చో AI మళ్ళీ ఏమి చేయగలదు కాబట్టి ఇది AI యొక్క మరొక పరిధి కాబట్టి AI అంటే ఏమిటో భిన్న దృక్కోణాలు ఉన్నాయి కాబట్టి పార్శ్వ నిర్వచనం ప్రాథమికంగా యూజీన్ చార్నియాక్ మరియు డ్రూ మెక్డెర్మాట్ ప్రతిపాదించారు కాబట్టి మేము కృత్రిమ సృష్టి ఆలోచనా శక్తి

కాబట్టి సరళమైన రూపంలో AI అనేది సాఫ్ట్వేర్ యొక్క సృష్టి సహజమైన నిర్ణయం తీసుకునే సామర్ధ్యం కలిగి ఉంటుంది కాబట్టి AI వ్యవస్థలు సాధారణంగా సాఫ్ట్వేర్ ఆధారితవి అని ఒక విషయం గుర్తుంచుకోండి కానీ పారిశ్రామిక రంగంలో లేదా అనేక ఇతర డొమైన్లలో వారు ఈ AI ఆధారిత సాఫ్ట్వేర్ కొన్ని రకాల హార్డ్వేర్లపై పని చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు AI వ్యవస్థల గురించి సమగ్రంగా మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రాథమికంగా హార్డ్వేర్ను పూర్తిగా వేరు చేయలేరు మీరు AI యొక్క మూలాన్ని పరిశీలిస్తే ఇటీవలి కాలంలో AI మన దేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాదరణను కనుగొంది కాని AI 1950 ల నుండి చాలా కాలం నుండి AI ఉనికిలో ఉంది అప్పుడు అంతకుముందు AI పై వేర్వేరు సైద్ధాంతిక పరిశోధన రచనలు ఉండేవి AI తో లిస్ప్ PROLOG వంటి వివిధ భాషలు ప్రతిపాదించబడ్డాయి అప్పుడు 1970 లలో నిపుణుల వ్యవస్థల భావన ఉనికిలోకి వచ్చింది నిపుణుల వ్యవస్థలు ప్రాథమికంగా ముందుగా ఉన్న కొన్ని జ్ఞానం ఆధారంగా వ్యవస్థలు భవిష్యత్తులో మెరుగైన పనితీరును కనబరుస్తాయి కాబట్టి నిపుణుల వ్యవస్థలు ఉనికిలోకి వచ్చాయి అప్పుడు 1990 లలో 1990 ల మధ్యలో ఎక్కడో మీరు గుర్తుచేసుకుంటే డీప్ బ్లూ బాగా ప్రాచుర్యం పొందింది ఐబిఎమ్ వారి కంప్యూటర్ డీప్ బ్లూతో ముందుకు వచ్చింది ఇది AI ఆధారిత వ్యవస్థ ఇది చెస్ ఆడగలదు కాబట్టి మీరు ఇప్పుడు దాని చరిత్రను గుర్తుచేసుకుంటే డీప్ బ్లూ చాలా కాలం క్రితం గొప్ప చెస్ ఆటగాళ్ళలో ఒకరిని ఓడించింది కాబట్టి కంప్యూటర్ ఒక కృత్రిమ వ్యవస్థ మానవుడి మెదడును మరియు నిపుణుల మెదడును అధిగమించగలిగినప్పుడు నిపుణులైన చెస్ ప్లేయర్ 1990 లలో డీప్ బ్లూ చేతిలో ఓడిపోయాడు మరియు ఆ సమయంలోనే AI యొక్క అనువర్తనాలు డొమైన్లో ప్రాచుర్యం పొందాయి ఆటలు మరియు చెస్ ముఖ్యంగా కాబట్టి AI ని ఉపయోగించే ప్రోగ్రామ్ మధ్య తేడా ఏమిటి కాబట్టి AI లేని కంప్యూటర్ ప్రోగ్రామ్ పెద్ద డేటాబేస్ మరియు అల్గారిథమిక్ సెర్చ్ పద్ధతిని ఉపయోగిస్తుంది అయితే AI తో కంప్యూటర్ ప్రోగ్రామ్ పెద్ద నాలెడ్జ్ బేస్ మరియు హ్యూరిస్టిక్ సెర్చ్ పద్ధతిని ఉపయోగిస్తుంది కాబట్టి ఇది అల్గోరిథమిక్ సెర్చ్ వర్సెస్ హ్యూరిస్టిక్ సెర్చ్ పద్ధతి అల్గోరిథమిక్ శోధన ప్రాథమికంగా కొన్ని ఆప్టిమైజ్ చేసిన పరిష్కారాన్ని తీసుకురావడానికి కొన్ని బాగా నిర్వచించిన విధానాలను అనుసరిస్తుంది అయితే ఈ పేరు సూచించినట్లుగా హ్యూరిస్టిక్ శోధన హ్యూరిస్టిక్ శోధన AI లో ప్రాచుర్యం పొందింది ఎందుకంటే ఈ AI ఆధారిత సమస్యలను పరిష్కరించడం అంత సులభం కాదు శోధన స్థలం చాలా పెద్దది AI సమస్యలు చాలా పెద్దవి కాబట్టి అల్గోరిథమిక్ శోధన పద్ధతుల వంటి సాంప్రదాయ పరిష్కారాన్ని తీసుకురాలేరు కాబట్టి హ్యూరిస్టిక్ శోధన ప్రాథమికంగా హ్యూరిస్టిక్స్ లేదా బొటనవేలు యొక్క నియమాల గురించి మాట్లాడుతుంది ఇది ఒక నిర్దిష్ట సమయంలో కొన్ని సమస్యలను పరిష్కరించడానికి సరిపోతుంది కాబట్టి ఇవి హ్యూరిస్టిక్ శోధన పద్ధతులు హ్యూరిస్టిక్స్ శోధన పద్ధతులు AI యొక్క డొమైన్లో బాగా ప్రాచుర్యం పొందిన శోధన పద్ధతులు మరియు హ్యూరిస్టిక్ శోధన పద్ధతులు వివిధ ఆటలలో చెస్ కలుపుకొని ఆటలలో AI యొక్క అనువర్తనాలలో చాలా ఉపయోగం కనుగొన్నాయి కాబట్టి వాస్తవానికి ఏమి జరుగుతుంది అంటే AI ఎందుకు శోధన పద్ధతి హ్యూరిస్టిక్ శోధన పద్ధతులు AI లో బాగా ప్రాచుర్యం పొందాయి ఎందుకంటే కంప్యూటర్ ఆటల గురించి ఆలోచించండి చెస్ గురించి చెస్ ఆట గురించి ఆలోచించండి కాబట్టి కొన్నిసార్లు ఇన్పుట్ స్థలం చాలా విస్తృతంగా ఉంటుంది మరియు మీరు ఉపయోగించకపోతే మీరు సాంప్రదాయ శోధన పద్ధతులను ఉపయోగించలేరు పరిష్కారాలతో ముందుకు రావడానికి హ్యూరిస్టిక్స్ లేదా బొటనవేలు నియమాలు ఉపయోగించబడతాయి ఇది ఒక నిర్దిష్ట సమయంలో కొన్ని సమస్యలను పరిష్కరించడానికి సరిపోతుంది కాబట్టి ఇవి హ్యూరిస్టిక్ శోధన పద్ధతులు హ్యూరిస్టిక్స్ శోధన పద్ధతులు AI యొక్క డొమైన్లో బాగా ప్రాచుర్యం పొందిన శోధన పద్ధతులు మరియు హ్యూరిస్టిక్ శోధన పద్ధతులు వివిధ ఆటలలో చెస్ కలుపుకొని ఆటలలో AI యొక్క అనువర్తనాలలో చాలా ఉపయోగం కనుగొన్నాయి కాబట్టి మీరు కొన్ని పరిష్కారాలతో ముందుకు రావడానికి కొన్ని హ్యూరిస్టిక్ పద్ధతులను ఉపయోగించాలి ఇది కొన్ని పరిస్థితులలో నిర్దిష్ట సమయంలో అత్యుత్తమంగా పనిచేస్తుంది కాబట్టి ఆటల కోసం AI మరియు AI లలో హ్యూరిస్టిక్ శోధన పద్ధతులు బాగా ప్రాచుర్యం పొందాయి కాబట్టి AI జ్ఞానం యొక్క భావనపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి మేము అనేక డేటా ముక్కల గురించి మాట్లాడుతున్నాము సమాచారానికి దారి తీస్తుంది మరియు తరువాత సమాచారం జ్ఞానాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది కాబట్టి జ్ఞానం అంటే ఒక నిర్దిష్ట పనిని నిర్వహించడానికి ఉపయోగపడే సమాచారం కాబట్టి జ్ఞానం యొక్క వివిధ రూపాలు ముఖ్యంగా AI సందర్భంలో ఉన్నాయి విధానపరమైన లేదా కార్యాచరణ జ్ఞానం ఉంది ఇది ప్రాథమికంగా అనుసరించాల్సిన విధానాల గురించి మాట్లాడుతుంది కొన్ని విధానాల గురించి జ్ఞానం ఒక నిర్దిష్ట సమస్యతో రావడానికి అవలంబించాలి కాబట్టి ఉదాహరణకు చతురస్రాకార వ్యక్తీకరణ లేదా చతురస్రాకార సమీకరణం కాబట్టి విధానపరమైన జ్ఞానం డిక్లరేటివ్ లేదా రిలేషనల్ నాలెడ్జ్ అని పరిష్కరించడానికి అనుసరించాల్సిన విధానాలను దీనిని వివరణాత్మక జ్ఞానం అని కూడా అంటారు కాబట్టి ఇక్కడ ప్రాథమికంగా మనం జ్ఞానం గురించి ఒక నిర్దిష్ట విషయం యొక్క వర్ణన ఒక వస్తువు ఒక సంఘటన లేదా దాని గురించి ఉన్న జ్ఞానం గురించి మాట్లాడుతున్నాము అటువంటి జ్ఞానాన్ని నిల్వ చేయడం ముఖ్యం మరియు ఆ విధమైన జ్ఞానం అది విధానపరమైనది డిక్లరేటివ్ లేదా హ్యూరిస్టిక్ అయినా ఆ రకమైన జ్ఞానం తదుపరి కదలిక కోసం లేదా పరిశ్రమలలోని ప్రక్రియలను మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది ఇప్పటికే ఉన్న కొన్ని జ్ఞానం ఆధారంగా విషయాలు జరుగుతున్న విధానం మీరు భవిష్యత్తులో ప్రక్రియలను మెరుగుపరచడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి పరిశ్రమలు మరియు పారిశ్రామిక ప్రక్రియల సందర్భంలో ఈ జ్ఞానం మరియు AI భావన వర్తిస్తుంది హ్యూరిస్టిక్ జ్ఞానం ప్రాథమికంగా ఈ విభిన్న హ్యూరిస్టిక్స్ లేదా కొన్ని సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించాల్సిన బొటనవేలు యొక్క నియమాలు హ్యూరిస్టిక్ జ్ఞానం అని వేర్వేరు సమయాల్లో కొన్ని సవాళ్లు ఇప్పుడు AI యొక్క పరిధి గురించి మాట్లాడుదాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభిన్న రంగాలలో ఉపయోగం కనుగొంది మేము ఇప్పటికే మాట్లాడిన ఆటలలో చెస్ ఆటలో సాకర్ ఆటలలో వివిధ ఇతర ఆటలలో AI అనువర్తనాలను కనుగొంది సిద్ధాంత మెరుగుదలలో NLP ప్రాథమికంగా సహజ భాషా ప్రాసెసింగ్ కాబట్టి ఎన్ఎల్పిలోని AI అంటే మీరు కొన్ని నియమాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఇది కంప్యూటర్లను కంప్యూటర్ భాషగా అర్థం చేసుకోగలదు కానీ ఇంగ్లీష్ ఫ్రెంచ్ వంటి సహజ భాషలు మానవులు ఒకరితో ఒకరు సంభాషించడానికి సంభాషించే విధానం కాబట్టి అది ఎన్ఎల్పి అప్పుడు AI దృష్టి కంప్యూటర్ దృష్టి స్పీచ్ ప్రాసెసింగ్లో కూడా ఉపయోగించబడింది కంప్యూటర్ దృష్టి ప్రాథమికంగా కంప్యూటర్ చుట్టూ చూడటానికి చుట్టూ చూడటానికి దాని చుట్టూ ఉన్నదాన్ని అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తుంది స్పీచ్ ప్రాసెసింగ్ మరోవైపు కంప్యూటర్ను మానవులు మాట్లాడే విధానం మానవులు ఏమి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది వచనం మాత్రమే కాదు మానవుల ప్రసంగం సాధారణంగా నిజ సమయంలో అర్థం చేసుకోవచ్చు లేదా నిజ సమయము కూడా కాకపోవచ్చు కాబట్టి మీరు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే మానవులు తమ భాషలో ఏమి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవడానికి స్పీచ్ ప్రాసెసింగ్ కంప్యూటర్లకు సహాయపడుతుంది అప్పుడు రోబోటిక్స్లో రోబోటిక్స్ AI వస్తుంది రోబోట్ వేర్వేరు చర్యలను చేస్తుంది రోబోట్ వేర్వేరు కదలికలు చేస్తుంది ఒక నిర్దిష్ట భూభాగంలో వేర్వేరు కదలికలను చేస్తుంది వేర్వేరు పథాలను తీసుకుంటుంది కాబట్టి రోబోటిక్స్లో AI లో చాలా ముఖ్యమైనది మరియు నిపుణుల వ్యవస్థలలో ఈ వ్యవస్థలలో నివసించే జ్ఞాన స్థావరం ఆధారంగా జ్ఞాన ఇంటెన్సివ్ సిస్టమ్స్లో ఉన్న నిపుణుల వ్యవస్థలను నిర్మించడం ఈ వ్యవస్థలు నిపుణుల సలహాలను అందించగలవు తరువాత ఏమి చేయాలి లేదా భవిష్యత్తులో ఏమి చేయాలి అనే దాని గురించి వినియోగదారులకు నిపుణుల సలహా కాబట్టి కృత్రిమ మేధస్సు చాలా ముఖ్యం ఇది చాలా ప్రాచుర్యం పొందింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఎల్ మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఈ విషయాలు ఇటీవలి సంవత్సరాలలో బాగా ప్రాచుర్యం పొందాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఎల్ డిఎల్ ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి ప్రజలందరూ మెషీన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఒక అనుసంధానం ఉంది మరియు ఇది మీ ముందు ఉన్న ఈ సంఖ్య వీటిలో ప్రతి దాని పరిధి ఏమిటో చూపిస్తుంది మెషిన్ లెర్నింగ్ లేదా డీప్ లెర్నింగ్ ప్రాథమికంగా కృత్రిమ మేధస్సు యొక్క శాఖలు కానీ అవి కృత్రిమ మేధస్సులో నేర్చుకోవటానికి మించి విభిన్న సమస్యలు ఉన్నాయి శోధన యొక్క సమస్యలు ఇది పంపేవి అంటే చాలా ఉన్నాయి AI లో నేర్చుకోవటానికి మించిన విభిన్న సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ఇటీవల ఈ మూడు ప్రసిద్ధ సాంకేతిక పరిజ్ఞానాలు ఎలా మారాయి లేదా దాని పరిధి ఏమిటి కాబట్టి అది నిర్వచించబడింది కాబట్టి యంత్ర అభ్యాసం అంటే ఏమిటి కాబట్టి యంత్ర అభ్యాసం AI యొక్క ఒక భాగం ఇది స్పష్టంగా ప్రోగ్రామ్ చేయబడకుండా వారి అనుభవం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి యంత్రాలకు అధికారం ఇస్తుంది కాబట్టి కంప్యూటర్ బేసిక్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లేదా ఏదైనా బిటెక్ ప్రోగ్రామ్లో లేదా ఏదైనా ప్రాథమిక కంప్యూటర్ కోర్సులలో విద్యార్థులకు సాధారణంగా నేర్పించేది ఏమిటంటే కొన్ని దశలను స్పష్టంగా ప్రోగ్రామ్ చేయడం సమస్యను పరిష్కరించడానికి కంప్యూటర్ తీసుకోబోయేది మెషీన్ లెర్నింగ్లో మేము ఒక రకమైన సాఫ్ట్వేర్ లేదా ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నాము ఇది అనుభవం మునుపటి అనుభవం గత అనుభవం ఆధారంగా చర్యలు భవిష్యత్తులో మంచి చర్యలు తీసుకుంటుంది కాబట్టి కాలంతో పాటు గత అనుభవం ఆధారంగా మంచి మరియు మంచి చర్యలు తీసుకోబడతాయి లోతైన అభ్యాసం జరుగుతుంది లోతైన పనుల ద్వారా పనులు జరుగుతాయి కాబట్టి లోతైన అభ్యాసం మాత్రమే పరిష్కారం వంటిది కాదు లోతైన అభ్యాసం దాని స్వంత అనువర్తన డొమైన్లను కలిగి ఉంది ఇతర లోతైన కాని అభ్యాసం సాంప్రదాయ యంత్ర అభ్యాస పథకాలు ఉన్నాయి ఇవి కొన్ని సందర్భాల్లో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి యంత్ర అభ్యాసంలో లోతైన అభ్యాసం పరిష్కారం కాదు అది అలాంటిది కాదు కాబట్టి అక్కడ ఉన్న కొన్ని అవసరాలను బట్టి కొన్ని అభ్యాస సమస్యలను పరిష్కరించడానికి మీరు లోతైన అభ్యాసం లేదా లోతైన అభ్యాస పద్ధతులను ఉపయోగించవచ్చు ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడనివ్వండి కాబట్టి విభిన్న AI పద్ధతుల మధ్య వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి AI మేము యంత్ర అభ్యాసం గురించి మాట్లాడాము సింబాలిక్ లెర్నింగ్ అని కూడా ఉంది కాబట్టి యంత్ర అభ్యాసం డేటాపై ఆధారపడి ఉంటుంది సింబాలిక్ లెర్నింగ్ సింబల్ బేస్డ్ కాబట్టి ఈ విషయం యొక్క అనువర్తనాలు నమూనా గుర్తింపులో ఉంటాయి యంత్ర అభ్యాసానికి నమూనా గుర్తింపు డేటా మైనింగ్లో చాలా అనువర్తనాలు ఉన్నాయి మరియు ఇక్కడ సింబాలిక్ లెర్నింగ్లో చాలా అనువర్తనాలు ఉన్నాయి ఉదాహరణకు ఇమేజ్ ప్రాసెసింగ్ ఇమేజ్ ప్రాసెసింగ్ కాబట్టి సింబాలిక్ లెర్నింగ్ ప్రాథమికంగా మేము కంప్యూటర్ దృష్టిలోని అనువర్తనాల గురించి మాట్లాడుతున్నాము అప్పుడు రోబోటిక్స్ మరియు ఇది యంత్ర అభ్యాసం కావచ్చు వివిధ రకాలు కావచ్చు మేము ఇప్పటికే లోతైన అభ్యాసం గురించి మాట్లాడాము కానీ ఇది సాంప్రదాయ గణాంక న్యూరల్ నెట్వర్క్లు మరొకటి కంప్యూటర్ దృష్టి మరియు ఆబ్జెక్ట్ రికగ్నిషన్ యొక్క విభిన్న సమస్యలను పరిష్కరించడానికి వీటిలో ప్రతిదాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి ఇది ప్రాథమికంగా కృత్రిమ మేధస్సు యొక్క పరిధి మరియు కృత్రిమ మేధస్సు యొక్క పరిధి యొక్క వివిధ రూపాలు పూర్తిగా కానీ నేర్చుకునే సందర్భంలో ఇప్పుడు మనం వెనక్కి వెళ్లి మాట్లాడుదాం AI యొక్క పరిధిని దాని యొక్క విభిన్న అనువర్తనాలను పరిశ్రమల సందర్భంలో దాని ప్రాముఖ్యతను మరియు ఆటలు కంప్యూటర్ దృష్టి రోబోటిక్స్ వంటి ఇతర అప్లికేషన్ డొమైన్లను మనం ఎక్కువ లేదా తక్కువ అర్థం చేసుకున్నాము కాని ఇప్పుడు మనం చేద్దాం కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి నిర్మాణ వ్యవస్థలలో AI ఎందుకు ప్రాచుర్యం పొందిందో మనం గ్రహించగలుగుతాము ఇది పరిశ్రమ 4 0 యొక్క లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది కాబట్టి ఇండస్ట్రీ 4 0 లో ఇండస్ట్రీ 4 0 మరియు దాని పరిధి గురించి మునుపటి ఉపన్యాసాలలో మనం చాలా మాట్లాడాము కాని ఇండస్ట్రీ 4 0 అంటే ఏమిటి పరిశ్రమ 4 0 లో మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాము మొదట మానవ యంత్ర పరస్పర చర్య ఇది చాలా క్లిష్టమైనది మానవులు మరియు యంత్రాలు సంకర్షణ చెందుతాయి మేము ఇండస్ట్రీ 4 0 లో కూడా ఉన్నాము కొన్ని సందర్భాల్లో మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ గురించి కూడా మాట్లాడుతున్నాము ఒక యంత్రం మానవ జోక్యం లేకుండా మరొక యంత్రంతో నేరుగా మాట్లాడుతుంది యంత్రానికి యంత్ర సంభాషణ మునుపటి ఉపన్యాసంలో మేము చాలా మాట్లాడిన సైబర్ భౌతిక వ్యవస్థలు క్లౌడ్ కంప్యూటింగ్ కాగ్నిటివ్ కంప్యూటింగ్ IoT లేదా IIoT వంటి సాంకేతికతలతో సంబంధం కలిగి ఉన్నాయి ఇవన్నీ ఉత్పాదక ప్రక్రియలను మెరుగ్గా చేయడంలో సహాయపడతాయి కాబట్టి అది పరిశ్రమ 4 ఇప్పుడు స్మార్ట్ ఫ్యాక్టరీ స్మార్ట్ ఫ్యాక్టరీ మరొకటి ఇది ఇండస్ట్రీ 4 0 స్మార్ట్ ఫ్యాక్టరీ సందర్భంలో చాలా మాట్లాడతారు కాబట్టి ప్రాథమికంగా ఈ స్మార్ట్ ఫ్యాక్టరీ ఏమిటంటే ఈ కర్మాగారం కర్మాగారాల్లోని యంత్రాలు కర్మాగారంలో ఉన్న భౌతిక వస్తువులు ఒకదానితో ఒకటి సంకర్షణ చెందుతాయి వాటి యొక్క వర్చువల్ ఉదంతాలు సృష్టించబడతాయి మరియు ఆ వర్చువల్ ఉదంతాలు ఒకదానితో ఒకటి మాట్లాడటానికి తయారు చేయబడతాయి ఈ భౌతిక ప్రపంచం మరియు వర్చువల్ ప్రపంచం భౌతికతను వర్చువల్ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం మరియు భౌతిక వస్తువులను తయారు చేయడం మరియు తత్ఫలితంగా వర్చువల్ ఒకదానితో ఒకటి మాట్లాడటం అంటే పరిశ్రమ 4 0 లోని స్మార్ట్ ఫ్యాక్టరీల సందర్భంలో జరుగుతుంది కాబట్టి స్పష్టంగా యంత్రభద్రత సమర్థవంతమైన ఉత్పత్తుల జీవితచక్రం సమర్థవంతమైన ఉత్పాదక ప్రక్రియలు వంటివి AI సహాయంతో సాధించవచ్చు మరియు స్మార్ట్ ఫ్యాక్టరీలను తయారు చేయడానికి ఇవి అవసరం ఇవి పరిశ్రమను నిర్మించడంలో సహాయపడతాయి 4 0కంప్లైంట్ పరిశ్రమలు కాబట్టి IIoT IoT సాధారణంగా మరియు పారిశ్రామిక IoT ఇవి పరిశ్రమ 4 0 యొక్క లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి AI ను IoT తో పాటు IIoT తో పాటు మరియు ఈ వ్యవస్థలను సమర్థవంతమైన వ్యవస్థలుగా మార్చడానికి కూడా ఉపయోగించవచ్చు IoT మరియు IIoT వ్యవస్థలు AI ని ఉపయోగించి సమర్థవంతంగా పనిచేస్తాయి కాబట్టి ప్రాథమికంగా AI యొక్క ఉపయోగం యంత్రాలు మరియు పరికరాలను ఒకదానితో ఒకటి సంభాషించడానికి మరియు ప్రసారం చేయడానికి సహాయపడుతుంది మరియు ఈ విషయాన్ని వివిధ పరిశ్రమ రంగాలలో ఫైనాన్స్ రిటైల్ హెల్త్కేర్ వ్యవసాయం వంటి వాటిలో ఉపయోగించవచ్చు మరియు మీరు దీనికి పేరు పెట్టండి మరియు ఈ యంత్రాలకు సహాయపడటానికి AI ని ఉపయోగించడం సాధ్యమవుతుంది మరియు ఈ పరికరాలు ఒకదానితో ఒకటి మరింత సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి మరియు రిలే చేయడానికి దీని కోసం ప్రత్యేకంగా మీరు కంప్యూటర్ విజన్ రోబోటిక్స్ ఎన్ఎల్పి ఎంఎల్ డిఎల్ ఆర్ఎల్లను ఉపయోగించవచ్చు మేము ఇప్పటివరకు మాట్లాడిన ఈ విషయాలన్నీ మీరు వాటిని ఉపయోగించవచ్చు కాబట్టి పరిశ్రమలలో AI సహాయంతో పరిశ్రమలలో మెరుగైన పనిని చేయడానికి యంత్రాల ద్వారా ఉత్పత్తి చేయబడిన పెద్ద మొత్తంలో డేటాను సద్వినియోగం చేసుకోగలుగుతారు కాబట్టి AI ని ఉపయోగించి కమ్యూనికేషన్ ఆటోమేషన్ రిలే etcetera etcetera పై మెరుగుపరచడం ఒక అంశం మరొకటి ఏమిటంటే మీరు పరిశ్రమలలో ఒకసారి IoT మరియు IIoT లను ఉపయోగించారు ఏమి జరుగుతుందో ఈ సెన్సార్లు యాక్యుయేటర్లు ఈ IoT పరికరాల నుండి మొదలైనవి చాలా డేటాను విసిరివేయబోతున్నాయి కాబట్టి ఆ డేటాను మనం విశ్లేషించాల్సి ఉంటుంది మరియు గత డేటాను సద్వినియోగం చేసుకోవచ్చు ఈ మునుపటి చారిత్రక డేటా నుండి ఉత్పత్తి చేయబడిన అనుభవం విషయాలను మరింత సమర్థవంతంగా చేయడానికి భవిష్యత్తులో ప్రక్రియలను సమర్థవంతంగా చేయడానికి తయారీలో దిగుబడి అంచనా దిగుబడి యొక్క నాణ్యత దిగుబడి యొక్క నాణ్యతను అంచనా వేయడానికి ఉదాహరణలు కాబట్టి ఇవి AI వాడకానికి భిన్నమైన ఉదాహరణలు ఉత్పాదక పరిశ్రమలలో ఆటోమేషన్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ ఆలస్యం మరియు దిగుబడి పరిమాణం దిగుబడి నాణ్యత మొదలైన వాటి పరంగా అంచనా ప్రక్రియలను మెరుగుపరచడానికి AI కాబట్టి IIoT లో AI యొక్క విభిన్న సవాళ్లు ఉన్నాయి వేర్వేరు పరికరాలను కనెక్ట్ చేయడం డేటాను అర్థం చేసుకోవడం డేటాను శిక్షణ ఇవ్వడం దానిని ప్రాప్యత చేయడం యంత్రాలను తయారు చేయడం లేదా ఏదైనా క్రియాత్మకమైనవి ఇవన్నీ IIoT లో AI వాడకం యొక్క విభిన్న సవాళ్లు కాబట్టి వీటిలో ప్రతిదాన్ని నేను వివరించాల్సిన అవసరం లేదు కానీ నేను హైలైట్ చేయదలిచినది శిక్షణ మాత్రమే శిక్షణ చాలా ముఖ్యం ఎందుకంటే మీరు గత డేటాను ఉపయోగిస్తున్నారు భవిష్యత్తులో మెరుగైన పనిని చేయటానికి యంత్రాలకు శిక్షణ ఇవ్వడానికి మీరు ఉపయోగిస్తున్నారు వాస్తవానికి ఒక రకమైన అభ్యాసం AI లో ఇది ఒక రకమైన అభ్యాసం కాబట్టి వివిధ రకాలైన అభ్యాసాలు ఉన్నాయి శిక్షణ డేటా సమితిని ఉపయోగించడం ఇది ఒక రకమైన అభ్యాసం కాబట్టి IIoT లో AI యొక్క విభిన్న ప్రయోజనాలు ఉన్నాయి పరిశ్రమ స్థాయిలో AI యొక్క ఉపయోగం ఏమిటంటే సామర్థ్యాన్ని పెంచడం ఖర్చులు ఆదా చేయడం భద్రతను మెరుగుపరచడం పనితీరును పెంచడం మరియు పరిశ్రమలలో వనరులను పెంచడం మునుపటి ఉపన్యాసంలో మునుపటి సందర్భంలో నేను చెప్పినట్లుగా అన్ని రకాల వనరులు కాబట్టి అన్ని రకాల వనరులను అన్ని రకాల స్పష్టమైన స్పష్టమైన మానవ వనరులను పెంచడం కాబట్టి పారిశ్రామిక స్థాయిలో AI వాడకం సహాయంతో అన్ని రకాల వనరులను పెంచవచ్చు కాబట్టి AI వివిధ పరిశ్రమలలో ఉపయోగం కనుగొంది వ్యవసాయ పరిశ్రమలో AI ను పంట మరియు నేల పర్యవేక్షణ కోసం ఖచ్చితమైన వ్యవసాయం కోసం ఉపయోగించవచ్చు ఖచ్చితమైన వ్యవసాయం అంటే కొన్ని విషయాల గురించి ఖచ్చితమైన అంచనాలు కొన్ని విషయాల గురించి ఖచ్చితమైన అంచనాలు రావడం ఉదాహరణకు వ్యవసాయ క్షేత్రంలో మీకు ఎప్పుడు అవసరం పొలంలో సాగునీరు ఎరువులు పొలంలో పెట్టడం ఎరువులు వేయాల్సిన ప్రదేశం సరిగ్గా మీకు ఎప్పుడు అవసరం ఏ ఎరువులు ఖచ్చితంగా అవసరమవుతాయి మీరు ఎలాంటి ఎరువులు వేసినా అది కాదు కాబట్టి వ్యవసాయంలో ఈ అంచనాలు ఖచ్చితత్వాలు AI వాడకం సహాయంతో సాధించవచ్చు వ్యవసాయం సందర్భంలో సరఫరా గొలుసులో సరఫరా గొలుసు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరచవచ్చు మరియు AI సహాయంతో ఆహారాన్ని కూడా మరింత సమర్థవంతంగా తయారు చేయవచ్చు కాబట్టి వ్యవసాయంలో AI విద్యా పరిశ్రమలో AI ను ఉపయోగించవచ్చు ఆసక్తికరమైన అధ్యయన కార్యక్రమాలు చేయడానికి మరియు తరగతి గదిలోకి లీనమయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి విద్యార్థుల నిలుపుదల రేటును మెరుగుపరచడానికి కాబట్టి ఇప్పటికే విద్యా రంగంలో AI ని ఉపయోగించే వివిధ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు కార్నెగీ లెర్నింగ్ చేత స్మార్ట్ లెర్నింగ్ సిస్టమ్స్ తరువాత క్వెరియం కార్పొరేషన్ AI ఆధారిత విద్యా వ్యవస్థ ఈ విధంగా విద్యారంగంలో అనేక రకాల AI ఆధారిత వ్యవస్థలు ఉపయోగం కోసం అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఉత్పాదక కారకాల రంగంలో తయారీ పరిశ్రమలు AI యంత్రాల విద్యుత్ వినియోగాన్ని మెరుగుపరచడానికి యంత్రాల లోపాన్ని గుర్తించడానికి వినియోగదారుల డిమాండ్ను అంచనా వేయడం ద్వారా ఉత్పత్తి సరఫరాను నిర్వహించడానికి ఉపయోగపడతాయి కాబట్టి తయారీలో AI యొక్క విభిన్న అనువర్తనాలు ఇవి ఏరోస్పేస్ పరిశ్రమలోని AI ప్రతి రోజు విమానంలో ఉపయోగకరమైన డేటాను సంగ్రహిస్తుంది తయారీ ప్రక్రియల ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది బోయింగ్ ఎయిర్బస్ వంటి ఈ అగ్ర విమానాల తయారీదారులందరూ తమ ప్రక్రియల్లో AI ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి రైలు రవాణా లేదా ఆటోమోటివ్ రవాణా విషయంలో మొదలైనవి కూడా ఉపయోగించబడతాయి సెల్ఫ్ డ్రైవింగ్ కారు నేను ప్రారంభంలో చెప్పిన విషయం ప్రమాదాలను నివారించడానికి డ్రైవర్లకు సహాయపడటం వంటివి ఇవన్నీ వేర్వేరు అనువర్తనాలు రవాణా పరిశ్రమలో AI యొక్క వివిధ అనువర్తనాలు ఇవి కాబట్టి మేము రిఫరెన్స్లలోకి రాకముందు ఒక చివరి విషయం మెషీన్ లెర్నింగ్ గురించి నేను హైలైట్ చేయదలిచిన ఒక చివరి విషయం ఏమిటంటే మెషీన్ లెర్నింగ్ వేరే ఏదైనా చేయడంలో సహాయపడుతుంది కాబట్టి మీరు X గురించి మాట్లాడుతుంటే కొన్ని పారామితి ప్రకటన మాకు చెప్పనివ్వండి మరియు ఇది అమ్మకం Y అక్షం అని చెప్పండి కాబట్టి మీరు వేర్వేరు డేటాను కలిగి ఉండవచ్చు ఇది ప్లాట్ చేయబడవచ్చు మరియు మీరు కొంత రిగ్రెషన్ ఫిట్టింగ్ లేదా కొంత సహసంబంధ అధ్యయనం మొదలైనవి కలిగి ఉండవచ్చు కాబట్టి మీరు ఈ రకమైన విషయం గురించి మాట్లాడుతుంటే మానవులు పనులు చేయడంలో చాలా మంచివారు ఎందుకంటే ఇది 2 డైమెన్షనల్ విషయం మరియు కర్వ్ ఫిట్టింగ్ యొక్క వివిధ మార్గాలు మాకు తెలుసు కాబట్టి సహసంబంధ రిగ్రెషన్ను 2 డైమెన్షన్లో నిర్వహించడం మీరు కొలతలు సంఖ్యను పెంచుతుంటే అదే సమస్య గురించి ఆలోచించండి కాబట్టి మీరు కొలతల సంఖ్యను పెంచుతున్నట్లయితే మరియు మానవ నైపుణ్యం మరియు మానవ కన్ను మానవ మేధస్సు మానవ మెదడు ఉపయోగించి చాలా సారూప్యమైన పనిని చేస్తుంటే అది కష్టం కాబట్టి కంప్యూటర్లు దీన్ని చేయగలవు మరియు వాస్తవానికి యంత్ర అభ్యాసం ఈ విభిన్న రకాల సహసంబంధాన్ని కర్వ్ ఫిట్టింగ్ను బహుళ ప్రదేశాలలో ఒకే సమయంలో బహుళ కొలతలు కలిగి ఉండటానికి మీకు సహాయపడుతుంది కాబట్టి ఇది యంత్ర అభ్యాసం యొక్క మరొక అనువర్తనం మరియు ఈ సందర్భాలలో మానవులు మరియు యంత్రాలు మనుషుల కంటే మెరుగ్గా ఎలా పని చేయగలవు కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం తిరిగి వెళ్లి ఈ విషయాలను చూద్దాం కాబట్టి ఈ సూచనలు కొన్ని ఉన్నాయి కాబట్టి AI ML DL దాని భారీ సూచనలు వీటిలో కొంచెం ఎక్కువ తెలుసుకోవటానికి మీకు ఆసక్తి ఉంటే లోతుగా మీరు చేయగలరు కానీ ఈ కోర్సు ద్వారా మీరు నిపుణుడిగా మారలేరని గుర్తుంచుకోండి కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సెమిస్టర్ లాంగ్ కోర్సులు మరియు ఈ కోర్సులో మీరు చేయాల్సిందల్లా మీరే విభిన్న భావనలకు గురికావడం మరియు నేను చేసిన పని ఇది కానీ మీరు కొన్ని సమస్యలను పరిష్కరించడానికి AI ఆధారిత పద్ధతులను అమలు చేయాల్సిన అవసరం ఉంటే మీరు AI ML DL లో ప్రత్యేక సెమిస్టర్ లాంగ్ కోర్సులు తీసుకోవాలి కాబట్టి దీనితో మనం ముగింపుకు వస్తాము ధన్యవాదాలు